ఈ తరగతిలో మనకు మంచి ప్రారంభ పరిష్కారాన్ని ఇచ్చే మరొక పద్ధతిని చూద్దాము ఇప్పటివరకు మనం రెండు పద్ధతులను చూశాము నార్త్ వెస్ట్ కార్నర్ నియమం మరియు మినిమం కాస్ట్ పద్ధతి లేదా కనీస వ్యయ పద్ధతి నార్త్ వెస్ట్ కార్నర్ నియమం మనకు 625 కు సమానమైన ఖర్చుతో ఒక పరిష్కారాన్ని ఇచ్చింది కనీస వ్యయం లేదా మినిమం కాస్ట్ పద్ధతి 590 కు సమానమైన ఖర్చుతో ఒక పరిష్కారాన్ని ఇచ్చింది ఇప్పుడు రెండింటి లో కనీస వ్యయం లేదా మినిమం కాస్ట్ పద్ధతి తక్కువ ఖర్చుతో మంచి పరిష్కారం ఇచ్చిందని మనము గమనించాము నార్త్ వెస్ట్ కార్నర్ మరియు మినిమం కాస్ట్ అనే రెండు పద్ధతులను పోల్చి చూస్తే మినిమం కాస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్ నియమం కంటే తక్కువ ఖర్చుతో ఒక పరిష్కారాన్ని ఇస్తుందని భావిస్తున్నాము ఎందుకంటే కనీస వ్యయ పద్ధతి యూనిట్ రవాణా ఖర్చు ను పరిగణనలోకి తీసుకుంటుంది ప్రతిసారీ కేటాయింపు చేస్తుంది అయితే నార్త్ వెస్ట్ కార్నర్ నియమం ఆ స్థానంతో ముడిపడి ఉన్న ఖర్చు కంటే స్థానం మీద ఎక్కువ దృష్టి పెడుతుంది కాబట్టి రెండు పద్ధతుల లో మినిమం కాస్ట్ కు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని మనము చెప్పగలుగుతున్నాము ఇది చాలా సార్లు నార్త్ వెస్ట్ కార్నర్ నియమం ఇచ్చిన దానికంటే తక్కువ ఖర్చుతో పరిష్కారాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం ప్రారంభ పరిష్కారాన్ని పొందుతున్న మరొక పద్ధతిని పరిశీలిద్దాము ఇప్పుడు ఈ టేబుల్కి తిరిగి వెళ్దాం మరియు ఈ టేబుల్ గురించి మనకు బాగా తెలుసు మూడు సరఫరాలు మూడు కుడి వైపుల చూపబడింది డిమాండ్లు 30 30 మరియు 40 చూపబడ్డాయి ఇప్పుడు మొదటి సరఫరా స్థానం 40 ను చూద్దాం ఇప్పుడు స్పష్టంగా దాని చివర ఉన్న పరిష్కారంలో మనకు ఒక పరిష్కారం వచ్చినప్పుడు మొత్తం 40 లు వినియోగించాలి కాబట్టి మొత్తం 40 ఇక్కడ విలువ ఇక్కడ విలువ మరియు ఇక్కడ విలువ X11 X12 X13 40 మధ్య పంపిణీ చేయాలి కాబట్టి మనము ప్రస్తుతం డిమాండ్లను చూడకుండా ఈ 40 ని కేటాయించాలనుకుంటే మనము 40 ని ఆదర్శంగా ఉంచుతాము దీనికి కనీసం ఖర్చు స్థానం 7 అవుతుందిఆదర్శవంతంగా ఇది ఇక్కడ జరుగుతుంది మనము దానిని ఇక్కడ ఉంచాలనుకుంటున్నాము లేదా మనకు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా మనము ఈ 25 ని పరిశీలిస్తే మనము దీనిని ఇక్కడ ఉంచాలనుకుంటున్నాము లేదా మనకు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఉంచాలనుకుంటున్నాము అదే పద్ధతిలో మనము ఈ 35 ను తీసుకుంటే మనకు సాధ్యమైనంత ఎక్కువ ఇక్కడ ఉంచడానికి ప్రయత్నిస్తాము మరియు మొదలగునవి కాబట్టి మనము ఏదైనా సరఫరా స్థానం లేదా ఏదైనా అడ్డు వరుసను తీసుకుంటే ఆ అడ్డు వరుసకు అనుగుణమైన అతి తక్కువ ఖర్చుతో మనకు సాధ్యమైనంత కేటాయించాలనుకుంటున్నాము మనము అలా చేయగలిగితే మరియు సాధ్యమయ్యే పరిష్కారాన్ని పొందగలిగితే ఖర్చు స్పష్టంగా తక్కువగా ఉంటుంది ఇప్పుడు డిమాండ్లను పరిశీలిద్దాం డిమాండ్లు 30 30 మరియు 40 ఉన్నాయి ఇప్పుడు నేను సంకలనం చేసినప్పుడు 30 డిమాండ్ను ఎలా తీర్చాలి కాబట్టి నేను ఈ X11 X21 X31 30 కి ఏదో ఒకటి కేటాయించాను కాబట్టి ఈ 30 స్థానాన్ని ఈ మూడు స్థానాల్లోని విలువలకు పంపిణీ చేయాలి ఈ మూడు స్థానాల్లో ప్రతికూల విలువలు లేవు కాబట్టి ఆదర్శంగా నేను ఈ స్థానంలో మనకు కావలసినంత తక్కువ ఖర్చుతో కూడుకున్నదాన్ని పొందాలనుకుంటున్నాను అంటే ఈ స్థితిలో లభ్యమయ్యే ఈ 25 నుండి నేను ఈ 30 లో ఎక్కువ పొందాలనుకుంటున్నాను అదేవిధంగా ఈ 30 లో ఎక్కువ నేను ఈ 3 లేదా రెండవ స్థానం నుండి మరియు ఈ 40 లో 5 నుండి లేదా ఈ స్థానం నుండి కలవాలనుకుంటున్నాను కాబట్టి ఒక వరుస ఇవ్వబడింది లేదా ఒక కాలమ్ ఇవ్వబడింది అంటే సరఫరా ఇవ్వబడింది లేదా డిమాండ్ ఇవ్వబడింది అని అర్థం సంబంధిత కనీస వ్యయ స్థితిలో సాధ్యమైనంత ఎక్కువ కేటాయింపులు చేయాలనుకుంటున్నాము కాని ఇప్పుడు మరొక పరిస్థితిని చూద్దాం ఇప్పుడు మనము ఈ 40 ను తీసుకుంటే ఈ 40 లో ఎక్కువ మొత్తాన్ని అతి తక్కువ ఖర్చుతో ఉంచాలనుకుంటున్నాము కానీ మనము తక్కువ ఖర్చుతో కేటాయించలేకపోతే ఉదాహరణకు ఈ 40 గరిష్టాన్ని మనం ఈ 25 నుండి పొందాలనుకుంటున్నాము ఈ 30 గరిష్టాన్ని మనం ఈ 25 నుండి పొందాలనుకుంటున్నాము కాబట్టి ప్రతి అడ్డు వరుసలో లేదా ప్రతి కాలమ్లో ఈ తక్కువ ఖర్చు కేటాయింపు ఉండడం సాధ్యం కాకపోవచ్చు కాబట్టి తక్కువ ఖర్చుతో కేటాయించలేకపోతే మన తదుపరి ప్రత్యామ్నాయం తదుపరి ఖరీదైన స్థానంలో ప్రయత్నించడం మరియు కేటాయించడం ఉదాహరణకుమనం ఈ 40 ని తీసుకుంటే పెద్ద సంఖ్యలో ఇక్కడకు రావాలనుకుంటున్నాము ఎందుకంటే ఈ 7 అతి తక్కువ ఖర్చు స్థానాన్ని సూచిస్తుంది ఒకవేళ మనకు తక్కువ ఖర్చుతో కేటాయించలేక పోయినట్లయితే మనకు సాధ్యమైనంత ఎక్కువ ఉంచడానికి ప్రయత్నిస్తాము అది తరువాతి స్థానం 8 గా ఉంటుంది కాబట్టిమనము ఇప్పుడు తక్కువ ఖర్చు స్థానంలో కేటాయించలేకపోవడం లేదా పెరిగిన వ్యయం స్థానంలో కేటాయించలేకపోవడం అనేది తక్కువ ఖర్చు మరియు తదుపరి అధిక వ్యయం మధ్య వ్యత్యాసం మనము ఆ 7 లో ఉంచలేకపోతే ఖర్చు 8 ఉన్న స్థానంలో మనం చేయగలిగినంత ఉంచాలనుకుంటున్నాము కాబట్టి మనము ఇప్పుడు పెనాల్టీ అని పిలవబడేదాన్ని నిర్వచించాము ఇది కేటాయించకపోవడం ద్వారా లేదా మనకు గరిష్టంగా తక్కువ ఖర్చుతో పెట్టలేకపోతే పెరిగిన ఖర్చు మరియు ఈ పెనాల్టీ అందువల్ల తదుపరి కనీస ఖర్చు మరియు తక్కువ ఖర్చు మధ్య వ్యత్యాసం తరువాతి కనీస ఖర్చు తక్కువ ఖర్చు కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటుంది ఒక వరుస లేదా కాలమ్ ఒకే తక్కువ ఖర్చుతో రెండు స్థానాలను కలిగి ఉంటుంది లేదా ఒక స్థానం చిన్నది మరియు తదుపరిది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి వరుసలో స్థానాలు తక్కువ ఖర్చులు 7 మరియు 8 7 తక్కువ ఖర్చు తదుపరి కనీస ఖర్చు 8 కాబట్టి పెనాల్టీ అనేది 8 7 ఇది 1 కాబట్టి మొదటి వరుసకు పెనాల్టీ అనేది ఇక్కడ చూపబడినది 8 7 ఇది 1 రెండవ వరుసకు కనీస ఖర్చు 3 తదుపరి కనీస ఖర్చు 4 కాబట్టి పెనాల్టీ అనేది 4 3 అంటే 1 మూడవ వరుసకు కనీస ఖర్చు 5 తదుపరి కనీస ఖర్చు 6 కాబట్టి పెనాల్టీ అనేది 6 5 ఇది 1 ఇప్పుడు మనము కాలమ్ పెనాల్టీ లను గణన చేద్దాం మొదటి కాలమ్ కోసం కనీస వ్యయం 4 తదుపరి కనీస ఖర్చు 8 లో ఏదైనా కాబట్టి పెనాల్టీ 8 4 ఇది 4 రెండవ కాలమ్ కోసం కనీస ఖర్చు 3 తదుపరి కనీస ఖర్చు 5 పెనాల్టీ 5 3 ఇది 2 మూడవ నిలువు వరుసకు ఇది 6 5 అంటే 1 మళ్ళీ ఒక వరుస లేదా కాలమ్కు రెండు స్థానాల్లో కనీస ఖర్చు ఉంటే జరిమానా 0 అవుతుంది ఇప్పుడు మనము 6 పెనాల్టీలను లెక్కించాము మరియు తరువాత మనము ఇప్పుడు 6 పెనాల్టీలను పరిశీలిస్తాము మరియు నేను మొదటి వరుసను తీసుకుంటే మరియు నేను తక్కువ ఖర్చుతో కేటాయించలేకపోతే నా పెనాల్టీ 1 అని అర్థం చేసుకున్నాము అయితే మొదటి కాలమ్ కోసం నేను తక్కువ ఖర్చుతో కేటాయించలేకపోతే నా పెనాల్టీ 4 అందువల్ల ఈ పెనాల్టీ అధిక పెనాల్టీ 4 నన్ను మొదటి అడ్డు వరుస కాకుండా మొదటి నిలువు వరుసను మొదట చూసేలా చేస్తుంది కాబట్టి అతిపెద్ద పెనాల్టీని కలిగి ఉన్న అడ్డు వరుస లేదా నిలువు వరుసను ఎన్నుకోండి ఎందుకంటే ఎంచుకున్న వరుసలో లేదా అతి పెద్ద పెనాల్టీని కలిగి ఉన్న కాలమ్లో అతి తక్కువ ఖర్చుతో కేటాయించటం ద్వారా పెద్ద పెనాల్టీని నివారించవచ్చు కాబట్టి మీరు 4 గా జరిగే అతిపెద్ద పెనాల్టీని కలిగి ఉన్న ఆ వరుస లేదా కాలమ్ను ఎంచుకోవాలి మరియు ఇప్పుడు ఆ అడ్డు వరుసలో లేదా నిలువు వరుసలో అతి తక్కువ ఖర్చుతో మనకు సాధ్యమైనంత ఎక్కువ కేటాయించగలిగితే ఈ 4 పెనాల్టీని మనము సాధ్యమైనంతవరకు తప్పించుకుంటామని మనం అర్థం చేసుకున్నాము అందువల్ల అతిపెద్ద పెనాల్టీ ఉన్న అడ్డు వరుస లేదా నిలువు వరుసను ఎన్నుకోండి మరియు ఎంచుకున్న ఆ అడ్డు వరుసలో లేదా నిలువు వరుసలో మనకు సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో కేటాయించాలి తద్వారా పెనాల్టీని నివారించవచ్చు కాబట్టి 4 యొక్క అతిపెద్ద పెనాల్టీని కలిగి ఉన్న మొదటి నిలువు వరుసను మనము ఎంచుకుంటాము కాబట్టి ఇది కాలమ్ మరియు ఈ స్థానం ఎంచుకున్న కాలమ్లో ఈ తక్కువ ఖర్చు స్థానాన్ని చూడాలనుకుంటున్నాము ఇప్పుడు ఈ స్థానం లభ్యత 25 అవసరం 30 కాబట్టి మనము సాధ్యమైనంత గరిష్టంగా కేటాయిస్తాము అది 25 మరియు 30 ల కనిష్టం మరియు మొదటి కేటాయింపు 25 ఇప్పుడు మొదటి కేటాయింపు 25 అయినప్పుడు మనము పూర్తిగా డిమాండ్ను తీర్చాము మనము ఈ స్థానం నుండి సరఫరాను వినియోగించాము మరియు అది ఈ చుక్కల రేఖ ద్వారా చూపబడింది ఇప్పుడు 30 లో 25 ని కలవడం ద్వారా అదనంగా 5 మాత్రమే కలుసుకోవాలి మరియు 5 ఇక్కడ చూపబడింది ఇప్పుడు దీన్ని పూర్తి చేయడం ద్వారా ఇప్పుడు మన వద్ద ఉన్న మాతృకకు రెండు వరుసలు మొదటి వరుస మరియు మూడవ వరుస మాత్రమే ఉన్నాయి ఆపై దానికి మూడు నిలువు వరుసలు ఉన్నాయి ఇప్పుడు మిగిలిన రెండు అడ్డు వరుసలకు అడ్డు వరుస పెనాల్టీ మరియు మూడు నిలువు వరుసలకు కాలమ్ పెనాల్టీని మనం కనుగొనాలి ఇప్పుడు మనము అలా చేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇప్పుడు మన వద్ద ఉన్న రెండు వరుసలను చూద్దాం మొదటి వరుస కనీస ఖర్చు 7 తదుపరి కనిష్టం 8 కాబట్టి పెనాల్టీ అనేది 8 7 అంటే 1 పెనాల్టీ అనేది చివరి గణనలో ఉన్న అదే లెక్కింపు రెండవ వరుస మనము దానిని చూడబోవడం లేదు కాబట్టి నేను దానిని డాష్ ఉపయోగించి చూపించాను మూడవ వరుస కనిష్టం 5 తదుపరి కనిష్టం 6 కాబట్టి పెనాల్టీ అనేది 6 5 అంటే 1 అనేది మునుపటి గణనలో మాదిరిగానే ఉంటుంది కానీ ఇప్పుడు మూడు నిలువు వరుసలకు కాలమ్ పెనాల్టీలను చూద్దాం ఇప్పుడు మనం మొదటి నిలువు వరుసను తీసుకుంటే ఇప్పుడు కనిష్టంగా 8 ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇందులో కేటాయింపు ఉంది కాబట్టి ఈ 4 పరిగణించబడదు కేటాయించని స్థానాలకు మాత్రమే కనిష్టం 8 మరో 8 ఉంది కాబట్టి పెనాల్టీ అనేది 0 తదుపరి కనిష్టం కూడా 8 అందువల్ల పెనాల్టీ అనేది 0 రెండవ కాలమ్కు కనిష్టం ఇప్పుడు 5 ఎందుకంటే మనం ఈ 3 లో ఏమీ ఉంచలేము కనిష్టం 5 ఎందుకంటే ఈ 3 లో మనం ఏమీ ఉంచలేము ఎందుకంటే ఈ 25 ఇప్పటికే వినియోగించబడింది కనిష్టం 5 తదుపరి కనిష్టం 9 అందువల్ల పెనాల్టీ అనేది 4 మూడవ నిలువు వరుసకు కనిష్టం 6 ఎందుకంటే మనం ఈ స్థితిలో దేనినీ కేటాయించబోవడం లేదు తరువాతి కనిష్టం 7 కాబట్టి 7 6 అనేది 1 కాబట్టి మనము ఇప్పుడు మళ్ళీ పెనాల్టీలను లెక్కించాము రెండు అడ్డు వరుస పెనాల్టీలు మరియు మూడు కాలమ్ పెనాల్టీలు ఇప్పుడు అతిపెద్ద పెనాల్టీ ఉన్న అడ్డు వరుస లేదా కాలమ్ను కనుక్కుందాం ఇప్పుడు రెండవ నిలువు వరుసలో అతిపెద్ద పెనాల్టీ ఉంది ఇప్పుడు రెండవ కాలమ్ను అతిపెద్ద పెనాల్టీతో గుర్తించి మనకు సాధ్యమైనంతవరకు సంబంధిత కాలమ్లో తక్కువ ఖర్చుతో ఉంచడానికి ప్రయత్నిద్దాం తద్వారా పెనాల్టీను నివారించవచ్చు కాబట్టి రెండవ నిలువు వరుసను తీసుకుందాం ఈ 5 గా ఉండే అతి తక్కువ ఖర్చుతో కూడిన స్థానం తీసుకుందాం మరియు మనం ఎక్కువ ఉంచడానికి ప్రయత్నిద్దాం మనకు ఇప్పుడు 35 అందుబాటులో ఉంది 30 అవసరం కాబట్టి 30 మరియు 35 యొక్క కనిష్టం అంటే 30 ఈ స్థానంలో ఉంచవచ్చు కాబట్టి 30 ను ఈ స్థానంలో ఉంచాము ఇప్పుడు ఈ స్థానంలో 30 ని ఉంచడం ద్వారా మనము రెండవ డిమాండ్ స్థానం యొక్క అవసరాన్ని పూర్తిగా తీర్చాము మరియు అది ఉన్న నిలువు గీత ద్వారా చూపిస్తున్నాము మనం ఈ స్థానంలో ఎటువంటి కేటాయింపులు చేయబోవడం లేదు అని దీని అర్థం ఇప్పుడు ఈ 30 ని ఇక్కడ ఉంచడం ద్వారా అందుబాటులో ఉన్న 35 లో 30 వినియోగించబడ్డాయి మరియు 5 మాత్రమే మిగిలి ఉన్నాయి మరియు 5 అందుబాటులో ఉన్నది ఈ విధంగా చూపబడింది ఇప్పుడు మనము మిగిలిన మాతృకలను చూడాలి మరియు ఇప్పుడు మళ్ళీ పెనాల్టీలను లెక్కించాము కాబట్టి మనం పెనాల్టీలను మళ్ళీ లెక్కించాలి కాబట్టి మనము దీన్ని చేద్దాం ఇప్పుడు మాతృక యొక్క మిగిలిన భాగంలో రెండు అడ్డు వరుసలు మరియు రెండు నిలువు వరుసలు మాత్రమే మిగిలి ఉన్నాయి రెండవ అడ్డు వరుస మరియు రెండవ నిలువు వరుస పరిగణించబడవు కాబట్టి మనకు మొదటి అడ్డు వరుస మరియు మూడవ అడ్డు వరుస ఉన్నాయి ఇక్కడ సరఫరా ఇంకా అందుబాటులో ఉంది మరియు మొదటి కాలమ్ మరియు మూడవ కాలమ్ ఉన్నాయి ఇక్కడ అవసరాలు తీర్చాలి కాబట్టి మొదటి అడ్డు వరుసకు కనిష్టంగా అడ్డు వరుస పెనాల్టీ అనేది 7 గా ఉంది 8 తరువాతిది కాబట్టి అడ్డు వరుస పెనాల్టీ అనేది 1 కాబట్టి అడ్డు వరుస పెనాల్టీ అనేది 1 రెండవ వరుస మనము లెక్కించబోవడం లేదు మూడవ అడ్డు వరుసకు కనిష్టంగా 6 ఉంది తదుపరిది కనిష్టం 8 కాబట్టి పెనాల్టీ అనేది 2 మొదటి కాలమ్ కోసం ఇది మళ్ళీ 8 మరియు 8 కాబట్టి రెండవ కాలమ్ 0 మనము లెక్కించము మూడవ కాలమ్ 6 మరియు 7 కాబట్టి పెనాల్టీ అనేది 1 ఇప్పుడు అడ్డు వరుస 3 కి గరిష్ట పెనాల్టీ ఉంది అందులో కనీస స్థానాన్ని గుర్తించి మరియు మనకు వీలైనంత ఎక్కువ ఉంచడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనం ఈ పెనాల్టీను మనకు వీలైనంత వరకు నివారించాలి కాబట్టి ఇప్పుడు అందుబాటులో ఉన్న సరఫరా 5 మరియు అవసరం 40 అందువల్ల 5 మరియు 40 మధ్య కనిష్టంగా ఉన్న 5 ను మనం ఉంచాలి ఇప్పుడు ఈ 5 ను ఉంచడం ద్వారా ఈ మొత్తం సరఫరా వినియోగించబడుతుంది కాబట్టి ఇది 35 అవుతుంది ఇది పూర్తిగా వినియోగించబడుతుంది కాబట్టి మనము ఈ స్థితిలో దేనినీ ఉంచము కాబట్టి ఇది పూర్తిగా వినియోగించబడుతుంది కాబట్టి నేను దీనిని ఎరుపు గీతతో చూపించబోతున్నాను మరియు మనకు ఈ స్థానంలో ఏమీ ఉండదు ఇప్పుడు ఈ మాతృక యొక్క మిగిలిన భాగంలో మొదటి అడ్డు వరుస మాత్రమే మిగిలి ఉంది మరియు దీనికి రెండు నిలువు వరుసలు మిగిలి ఉన్నాయి కాబట్టి మొదటి అడ్డు వరుసలో మళ్ళీ పెనాల్టీ అనేది 1 కాబట్టి అది చూపబడింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనము పెనాల్టీ కోసం లెక్కించాల్సిన అవసరం లేదు మొదటి అడ్డు వరుస 1 మొదటి వరుసకు పెనాల్టీ 1 మరియు మనకు ఒకే వరుస ఉన్నందున ఇప్పుడు మొదటి అడ్డు వరుసకు పెనాల్టీ 1 కాబట్టి 35 ఇక్కడ మిగిలి ఉంది మొదటి కాలమ్ రెండింటికి జరిమానా ఉంటుంది ఇక్కడ 8 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఒకే ఒక స్థానం మాత్రమే ఉందని మనము అనుకోవచ్చు కాబట్టి దీన్ని చేయకుండా ఉండటానికి ఖర్చు మీరు దీన్ని పెద్ద విలువగా తీసుకోవచ్చు లేదా 8 అదేవిధంగా 7 చేయవచ్చు కాబట్టి మనం ఇప్పుడు 1 ని చూడవచ్చు ఇక్కడ పెనాల్టీ 8 7 ఇది 1 మరియు మనము నిజంగా కాలమ్ పెనాల్టీలను కనుగొనలేదు కాబట్టి అందుబాటులో ఉన్న మిగిలిన 35 స్థానాల్లో 7 స్థానాల్లో మనకు సాధ్యమైనంత ఎక్కువ ఉంచడానికి ప్రయత్నిస్తాము కాబట్టి 35 ఈ స్థానంలో ఉంచబడుతుంది ఆపై ఈ 40 అనేది 5 అవుతుందని మరియు 5 చివరి స్థానానికి వెళ్తుందని మనము ఇప్పుడు గ్రహించాము ఎందుకంటే ఒక స్థానం మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి 5 చివరి స్థానానికి వెళుతుంది కాబట్టి మరోసారి మనము మరొకదానికి వచ్చినప్పుడు ఒక అడ్డు వరుస మాత్రమే అందుబాటులో ఉంది మరియు మరొకటి రెండు నిలువు వరుసలు అందుబాటులో ఉన్నాయి వాస్తవానికి మనం ఒక అడ్డు వరుస మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితికి వచ్చినప్పుడు జరిమానాలను లెక్కించాల్సిన అవసరం లేదు ఆ వరుసలో అందుబాటులో ఉన్న మొత్తాన్ని కేటాయింపులకు ఉంచాలి వివిధ నిలువు వరుసలలో ఈ స్థానం లో 35 మరియు 5 లో ఇంకొక స్థానం లో ఉంచడానికి కూడా దారి తీస్తుంది ఇప్పుడు మనకు మరొక సాధ్యమయ్యే పరిష్కారం ఉంది ఇది అడ్డు వరుస మొత్తం 5 35 40 25 30 5 35 కాలమ్ మొత్తం 30 30 మరియు 40 కి సమానం అన్ని విలువలు 0 కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉంటాయి 5 స్థానాలు సానుకూల విలువలను కలిగి ఉంటాయి 4 వాటిలో 0 విలువ ఉంటుంది మరియు దీనితో సంబంధం ఉన్న ఖర్చును కనుక్కుందాం కాబట్టి ఈ పద్దతికి సంబంధించిన ఖర్చు నేను మళ్ళీ 8 x 5 7 x 35 అని చూపించాను ఇది ఈ 4 x 25 నుండి వచ్చింది ఇది ఈ 5 x 30 6 x 5 నుండి 565 కాబట్టి ఖర్చు 565 ఇప్పుడు నార్త్ వెస్ట్ కార్నర్ 625 ఇచ్చింది కనీస వ్యయ పద్ధతి 590 ఇచ్చింది మరియు పెనాల్టీ కాస్ట్ మెథడ్ లేదా వోగెల్Vogels' అప్ప్రోక్సిమేషన్ మెథడ్ పద్ధతి అని పిలువబడే ఈ పద్ధతి మనకు 565 ఖర్చును ఇస్తుంది ఇప్పుడు మనకు మంచి ప్రారంభ పరిష్కారాలను ఇచ్చే మూడు పద్ధతులను కనుగొన్నామునార్త్ వెస్ట్ కార్నర్ తప్పనిసరిగా స్థానం ఆధారంగా కనుకుంటాము కనీస వ్యయ పద్ధతి తప్పనిసరిగా ఆ సమయంలో లభించే అతి తక్కువ ఖర్చుపై ఆధారపడి ఉంటుంది మరియు పెనాల్టీ వ్యయ పద్ధతి ప్రాథమికంగా పెనాల్టీలను గుర్తించడం మరియు గరిష్ట పెనాల్టీ ఆధారంగా ఎంచుకోవడం మరియు మనకు సాధ్యమైనంతవరకు కనీస స్థానంలో ఉంచడం అవసరమైన ప్రయత్నంలో నార్త్ వెస్ట్ కార్నర్ చాలా సరళమైనది మరియు స్పష్టమైనది కనీస వ్యయం పద్ధతి లో కనిష్ట ధరను గుర్తించడానికి కొంచెం ఎక్కువ ప్రయత్నం అవసరం మరియు పెనాల్టీ కాస్ట్ మెథడ్లో స్థలాన్ని గుర్తించడానికి ఎక్కువ కృషి అవసరం ఇక్కడ మనము కేటాయింపులు చేయాలి పరిష్కారం పరంగా సాధారణంగా వోగెల్Vogels' అప్ప్రోక్సిమేషన్ మెథడ్ మిగతా రెండింటి కంటే మెరుగ్గా ఉంటుంది మరియు కనీస వ్యయం పద్ధతి నార్త్ వెస్ట్ కార్నర్ కంటే మెరుగ్గా ఉంటుంది ఈ మూడు మనం కేటాయింపు చేసినప్పుడు మనం చేయగలిగినంత ఉంచాము అంటే మనం అన్ని సరఫరాను వినియోగించుకుంటాము లేదా అన్ని డిమాండ్లను తీర్చగలము అనే నియమం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి ఇప్పుడు ఈ మూడింటిని చూసిన తరువాత మనం ఇప్పుడు ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి ఇప్పుడు వాంఛనీయమైనది ఎక్కడ లేదా ఉత్తమమైనది ఎక్కడ లేదా ఈ మూడు వాంఛనీయమైన లేదా ఉత్తమమైన వాటికి దగ్గరగా ఉంటాయా మరియు రవాణా సమస్యను పరిష్కరించడానికి మనము ఎంచుకునే మూడింటిలో దేని నుండి అయినా వాంఛనీయతను ఎలా పొందగలం కాబట్టి మంచి ప్రారంభ పరిష్కారాలు అని పిలువబడే పద్ధతులను ఇప్పటివరకు మనం చూశాము ఇప్పుడు వీటి నుండి మనం వెనక్కి వెళ్లి ఉత్తమమైన లేదా సరైన పరిష్కారాన్ని ఇచ్చే పద్ధతులను చూడాలి ఆ పద్ధతులను మనము తరువాతి తరగతిలో చూద్దాము